కాబట్టి తదుపరి మనము మొదటి ఆర్డర్ సర్క్యూట్ లను ప్రారంభిద్దాం ఇది 6 వ అధ్యాయం కాబట్టి మరియు ఇక్కడ మనం DCట్రాన్సియెంట్ ను ముఖ్యంగా RL సర్క్యూట్ మరియు RC సర్క్యూట్ మాత్రమే చూస్తాము దీనిని మొదటి ఆర్డర్ సర్క్యూట్ అని ఎందుకు పిలుస్తారో చూస్తాము కాబట్టి ఈ అంశం అయిన తర్వాత AC సర్క్యూట్ లకి వెళ్దాం కాబట్టి మొదట సింగిల్ ఫేజ్ తరువాత 3 ఫేజ్ చూద్దాము కాబట్టి మొదట మునుపటి అధ్యాయాలలో 3 నిష్క్రియాత్మక మూలకాలు నిరోధకాలు కెపాసిటర్లు మరియు ప్రేరకాలను వ్యక్తిగతంగా కొంత పరిచయం చేసాను కాబట్టి ఈ అధ్యాయంలో రెండు రకాల సర్క్యూట్ లను పరిశీలిస్తాము ఒక నిరోధకము మరియు ఒక కెపాసిటర్ తో కూడిన సర్క్యూట్ ఒకటి అలాగే ఒక నిరోధకము మరియు ఒక ప్రేరకం తో కూడిన సర్క్యూట్ ఒకటి అంటే రెండు రకాల సర్క్యూట్ లు చూస్తాము నిరోధకము మరియు కెపాసిటర్ తో కూడిన సర్క్యూట్ ఒకటి నిరోధకం మరియు ప్రేరకం కూడిన సర్క్యూట్ ఒకటి వీటిని RC సర్క్యూట్ మరియు RL సర్క్యూట్ అని పిలుస్తారు KCL మరియు KVL ఉపయోగించి RC సర్క్యూట్ మరియు RL సర్క్యూట్ విశ్లేషణ చేసేటప్పుడు వివిధ సమీకరణాలు ఉత్పత్తి అవుతాయి వీటిని పరిష్కరించడం బీజగణిత సమీకరణాలను పరిష్కరించడం కంటే మరింత కష్టం కాబట్టి ఈ విషయం నన్ను చెప్పనివ్వండి కాబట్టి RC మరియు RL సర్క్యూట్ను విశ్లేషించడం వలన ఏర్పడే అవకలన సమీకరణాలు అంటే RC మరియు RL సర్క్యూట్ ను విశ్లేషించటం ఫలితంగా ఏర్పడే అవకలన సమీకరణాలు మొదటి ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి ఈ సర్క్యూట్ ను మొదటి ఆర్డర్ సర్క్యూట్ అని అంటారు మొదటి ఆర్డర్ సర్క్యూట్ మొదటి ఆర్డర్ అవకలన సమీకరణం ద్వారా వర్గీకరించబడుతుంది కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఇలా ఉండాలి నేను అది సరి చేస్తున్నాను కాబట్టి సర్క్యూట్ ను ఉత్తేజపరచడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఉత్తేజపరచడానికి మొదటి మార్గం నిల్వ చేసే మూలకం యొక్క ప్రారంభ పరిస్థితి అది సోర్స్ లేని సర్క్యూట్ అయి ఉంటుంది దీనిని మూలం లేని సర్క్యూట్ సోర్స్ ఫ్రీ సర్క్యూట్ అని పిలుస్తారు నిల్వ మూలకాల యొక్క ప్రారంభ పరిస్థితుల ద్వారా సర్క్యూట్ ఉత్తేజితమవుతుంది కాబట్టి వీటిని మూలం లేని సర్క్యూట్ అని పిలుస్తారు కాబట్టి నిజానికి ఆ సందర్భంలో ఎనర్జీ మొదట ఆ సర్క్యూట్ మూలకం లో నిల్వ చేయబడుతుంది అవి కెపాసిటర్ లేదా ఒక ప్రేరకం లో నిల్వ చేయబడతాయి కాబట్టి ఈ నిల్వ చేయబడిన శక్తి ద్వారా సర్క్యూట్లో కరెంట్ ప్రవహిస్తుంది మరియు క్రమంగా నిరోధకంలో వెదజల్లుతుంది సోర్స్ లేని సర్క్యూట్లు అనగా స్వతంత్ర మూలాలు లేనివి కానీ అవి ఆధారపడిన మూలాలను కలిగి ఉండవచ్చు కాబట్టి స్వతంత్ర మూలాలు ఉండవని అర్థం చేసుకోవచ్చు కానీ వాటిలో ఆధార మూలాలు ఉండవచ్చు మొదటి ఆర్డర్ సర్క్యూట్ను ఉత్తేజపరిచే రెండవ మార్గం స్వతంత్ర మూలాలు కాబట్టి ఈ అధ్యాయంలో లేదా ఈ అంశంలో DC స్వతంత్ర మూలాలను పరిశీలిస్తే ముందుగా సోర్స్ లేని సర్క్యూట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ సోర్స్ లేని సర్క్యూట్ ని చూసినప్పుడల్లా నేను ఒకటి లేదా రెండు కేసులను లేదా రెండు మూడు కేసులను పరిష్కరిస్తాను అప్పుడు నేను పరిష్కారం చెబుతాను ఈ విధంగా కానీ ఇక్కడ ఒకటి లేదా రెండు కేసులు ఎలా పొందామో నేను చెప్పను అది ఎలా వచ్చిందో తరువాత చూస్తాము కాబట్టి RC సర్క్యూట్ యొక్క DC సోర్స్ అకస్మాత్తుగా వేరు చేయబడినప్పుడు సరిగ్గా సోర్స్ లేని RC సర్క్యూట్ ని పొందుతాము కాబట్టి కెపాసిటర్లో ఇప్పటికే నిల్వ చేసిన శక్తి క్రమంగా నిరోధకంలో వెదజల్లుతుంది కాబట్టి అంటే చిత్రం 1 ఇది మాకు నిరోధకము మరియు ప్రారంభంలో ఛార్జ్ చేసిన కెపాసిటర్ యొక్క సిరీస్ కలయికను చూపిస్తుందని అనుకుందాం కాబట్టి సర్క్యూట్ ప్రతిస్పందనను పరిశీలించడం ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ సందర్భంలో ఈ కెపాసిటర్ ప్రారంభంలో ఛార్జ్ చేయబడింది మరియు నిరోధకం ఉంది అయితే దీనిలో iC మరియు iR ఉన్నప్పటికీ ఇది ఒక సాధారణ సర్క్యూట్ కానీ ఈ సమయంలో KCL వర్తింపజేస్తే నేను ఈ విధంగా తీసుకుంటే ఆ iC ఈ విధంగా మరియు iR ఈ రెండూ బయటికి వస్తున్నాయి కాబట్టి iC iR 0 ఇప్పటికే అదే సర్క్యూట్ కానీ కొన్ని విశ్లేషణల కోసం అలా చేస్తాము మరియు ఇది ఈ వైపు వోల్టేజ్ ఉంది ఈ వోల్టేజ్ v అనేది కెపాసిటర్ లేదా నిరోధకము వద్ద ఉన్న వోల్టేజ్ ఇది అదే కాబట్టి ఇది సోర్స్ లేని సర్క్యూట్ సర్క్యూట్ లో ఎటువంటి స్వతంత్ర మూలం లేదు ఈ కెపాసిటర్ ప్రారంభంలో ఛార్జ్ చేయబడింది మరియు ఈ సమయంలో KVL ను వర్తింపజేస్తే అది iC iR 0 అవుతుంది కాబట్టి ఇది సోర్స్ లేని సర్క్యూట్ కెపాసిటర్ వద్ద వోల్టేజ్ v అని అనుకుంటే కెపాసిటర్ ప్రారంభంలో చార్జ్ చేయబడినందున t 0 సమయం లో ప్రారంభ వోల్టేజ్ v V 0 అనుకోండి కాబట్టి ఈ సందర్భంలో t 0 అంటే v 0 V0 ప్రారంభ వోల్టేజ్ ఇప్పుడు మొదట్లో కెపాసిటర్లో నిల్వ చేసిన శక్తి wc 12 CV0 2 ఒక్క క్షణం ఆగండి కాబట్టి ఈ సందర్భంలో కెపాసిటర్లో నిల్వ చేయబడిన శక్తి ఈ wc 12 CV0 2 కాబట్టి ఈ నోడ్ వద్ద KCL ను వర్తింపజేస్తే iC iR 0 అని చెప్పాను కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి నిర్వచనం ప్రకారం iC C dv dt మరియు అదే సమయంలో iR v R ఈ సర్క్యూట్కు వస్తే నేను చెప్పిన ఈ వోల్టేజ్ v కాబట్టి iR v R ఎందుకంటే రెసిస్టర్లో అయిన కెపాసిటర్లో అయిన అదే వోల్టేజ్ ఉంటుంది కాబట్టి v iR R అంటే i R v R అదేవిధంగా ఇక్కడ కూడా i C C dv dt ఈ v కెపాసిటర్తో పాటు నిరోధకము అంతటా సమానంగా ఉంటుంది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ సందర్భంలో ఇది C dv dt v R 0 ఎందుకంటే iR v R లేదా dv dt v R C 0 కాబట్టి ఇది మొదటి ఆర్డర్ అవకలన సమీకరణం ఎందుకంటే v యొక్క మొదటి అవకలనం మాత్రమే ఉంటుంది కాబట్టి సమీకరణం 4 ను ఈ విధంగా వ్రాయవచ్చు dv v 1 RC dt ఇది సమీకరణం 5 ఇప్పుడు రెండు వైపులా సమాకలనం చేస్తే ln t RC స్థిరాంకం ln ఇక్కడ C1 C2 కు బదులుగా కేవలం సరళత కోసం ln తీసుకున్నాము ఇది సమీకరణం 6 ఇప్పుడు A ను సమకాలన స్థిరాంకం అంటారు అందువలన ln ను ఎడమ వైపు తీసుకుని వస్తే అప్పుడు ln ln t RC అవుతుంది కాబట్టి ఈ వైపు lnvA tRC గా వ్రాయవచ్చు ఇది సమీకరణం 7 కనుక నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి e కి పవర్ గా తీసుకుంటే v A e tRC వస్తుంది వాస్తవానికి ఇది ఇక్కడ ఇవ్వబడింది ఇక్కడ ఇవ్వబడింది ln అంటే లాగ్ యొక్క బేస్ e కాబట్టి v A e tRC లేదా v A e tRC v అనేది t యొక్క ఫంక్షన్ అందుకనే ఇక్కడ v అని వ్రాసాను కాబట్టి కేవలం అందుకనే v A e tRC అని వ్రాసాను కానీ ప్రారంభ పరిస్థితి నుండి సమయం t 0 ఉన్నప్పుడు v v V0 కాబట్టి t 0 వద్ద వ్రాస్తే ఇప్పుడు ఈ భాగం 1 అవుతుంది మరియు అది v A ఉంటుంది కాబట్టి అది A V0 ఎందుకంటే v ప్రారంభ పరిస్థితి v ని వ్రాయడం v V0 కనుక ఈ సమీకరణం సంఖ్య 9 నేను సమీకరణ సంఖ్య ఇవ్వలేదు కాబట్టి v V0 e tRC ఇది సమీకరణం సంఖ్య 10 సమీకరణం 10 RC సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ప్రతిస్పందన ప్రారంభ వోల్టేజ్ యొక్క ఎక్స్పోనెన్షియల్ క్షీనత అని చూపిస్తుంది మరియు e tRC ఇచ్చినందున దీనిని సర్క్యూట్ యొక్క సహజ ప్రతిస్పందన అని పిలుస్తారు కాబట్టి సహజంగా ఇది ప్రారంభ ప్రతిస్పందన యొక్క ఎక్స్పోనెన్షియల్ క్షీనత మరియు దీనిని సర్క్యూట్ యొక్క సహజ ప్రతిస్పందన అని పిలుస్తారు ఎందుకంటే ఈ ప్రతిస్పందన నిల్వ చేయబడిన ప్రారంభ శక్తి మరియు సర్క్యూట్ యొక్క భౌతిక లక్షణాలు మరియు బాహ్య వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ వల్ల కాదు అంటే దీనిని సర్క్యూట్ యొక్క సహజ ప్రతిస్పందన అని పిలుస్తారు ఎందుకంటే ప్రతిస్పందన నిల్వ చేయబడిన ప్రారంభ శక్తి మరియు సర్క్యూట్ యొక్క భౌతిక లక్షణాలు మరియు కొన్ని బాహ్య వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ వల్ల కాదు ఎందుకంటే సోర్స్ లేని సర్క్యూట్ ఉంది కాబట్టి దీనిని సర్క్యూట్ యొక్క సహజ ప్రతిస్పందన అంటారు కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇప్పుడు v V0 e tRC ని ప్లాట్ చేస్తే మరియు T RC అని తీసుకుంటే v V0 e tT అవుతుంది 𝜏టౌ RC వాస్తవానికి టైమ్ స్థిరాంకం అని పిలుస్తారు కాబట్టి అందుకే ఈ ప్లాట్ v v0 e tT నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇది RC సర్క్యూట్ యొక్క ఓల్టేజ్ ప్రతిస్పందన నేను అక్కడికి వస్తాను కానీ నేను చెబుతున్నాను t τ ఉన్నప్పుడు v v 0 e τ τ ఉంది అంటే v v 0 e 1 0 368 v0 అవుతుంది అది ఇక్కడ వ్రాయబడింది కనుక t τ ఉన్నప్పుడు అది 0 కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి నేను కొన్ని వివరణలు ఇస్తాను కాబట్టి ఇది చిత్రం 2 చిత్రం 2 సహజ ప్రతిస్పందనను చూపిస్తుంది t 0 వద్ద సరైన ప్రారంభ స్థితి v v0 ఉంటుంది కాబట్టి ఇది v v0 మరియు సమయం t పెరుగుతున్నప్పుడు వోల్టేజ్ 0 వైపు తగ్గుతుంది వోల్టేజ్ తగ్గుతున్న వేగం T చే సూచించబడిన సమయ స్థిరాంకం ప్రకారం వ్యక్తీకరించబడుతుంది మరియు τ RC గా వ్యక్తీకరించబడుతుంది ఇది ఆ సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం అందువల్ల సమీకరణం 10 ను v v0 e t τ గా వ్యక్తీకరించవచ్చని నేను చెప్పాను కాబట్టి అంటే సమీకరణం 13 ఒక సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం అనేసి ప్రతిస్పందనకు దాని ప్రారంభ విలువలో 36 8 శాతం క్షీణత కు అవసరమైన సమయం అని చెప్పవచ్చు 368 అంటే శాతాన్ని తీసుకుంటే ప్రారంభ విలువ v0 లో 36 8 శాతం ఒక సర్క్యూట్ యొక్క సమయ స్థిరాంకం ప్రతిస్పందనకు దాని ప్రారంభ విలువలో 36 8 శాతం క్షీణత కు అవసరమైన సమయం అని చెప్పవచ్చు ఇప్పుడు నేను ఒక పట్టిక తయారు చేస్తాను పట్టిక 1లో v t v 0 విలువ ప్రదర్శిస్తుంది పట్టిక 1 నుండి t 5 తరువాత వోల్టేజ్ v v0 యొక్క 1 శాతం కంటే తక్కువ నా ఉద్దేశ్యం ఇది v v v0 e t 𝜏 అంటే v v 0 e t 𝜏 t 𝜏 అయినప్పుడు ఇది 0 3678 అవుతుంది t 2𝜏 అయినప్పుడు 0 1353 మరియు 5𝜏 అయినప్పుడు ఇది 0 0067 అంటే 1 శాతం కన్నా తక్కువ అందువల్ల t 5𝜏 ఉన్నప్పుడు ఇది 1 శాతం కన్నా తక్కువగా ఉంటుంది అందువల్ల సమయ స్థిరాంకానికి ఐదు రెట్లు తర్వాత వేరే విధంగా ఉన్నప్పుడు కెపాసిటర్ పూర్తిగా డిశ్చార్జ్ లేదా పూర్తిగా ఛార్జ్ అవుతుందని అనుకోవచ్చు మరో మాటలో చెప్పాలంటే సమయంలో ఎటువంటి మార్పులు జరగనప్పుడు సర్క్యూట్ దాని స్థిరమైన స్థితికి చేరుకోవడానికి t 5𝜏 సమయం పడుతుంది అంటే ఈ గ్రాఫ్ లో 𝜏 వరకు 2𝜏 వరకు 3𝜏 వరకు 5𝜏 వెళితే కాబట్టి t 5𝜏 సమయం తరువాత ఎటువంటి మార్పు కనిపించదు ఇది స్థిరమైన స్థితి కాబట్టి ఈ పట్టిక దానిని చూపిస్తుంది కాబట్టి సమయ స్థిరాంకాన్ని మరొక కోణం నుండి చూడవచ్చు t 0 వద్ద సమీకరణం 12 లో vt యొక్క అవకాలనాన్ని మూల్యాంకనం చేయవచ్చు ఒకవేళ సమీకరణం 12 కు వచ్చి ఉంటే కాబట్టి ఇది సమీకరణం 12 vt v 0 e t τ దీని యొక్క అవకలనం తీసుకోండి v v 0 అప్పుడు e t 𝜏 అవుతుంది కాబట్టి ddt v v 0 1τ e t 𝜏 అవుతుంది t 0 తీసుకుంటే అది 1 𝜏 అవుతుంది మరియు ఇది సమీకరణం 14 ఇప్పుడు సమీకరణం 14 నుండి సమయ స్థిరాంకాన్ని ఆరంభ క్షయ రేటు లేదా ఒకటి నుంచి 0 వరకు క్షయం కోసం vv0 తీసుకున్న సమయం అని చెప్పవచ్చు ఈ ప్రారంభ వాలు t 0 వద్ద స్థిరమైన క్షీణత రేటును ఊహిస్తే ఆసిలోస్కోప్ లో ప్రదర్శించబడే ప్రతిస్పందన వక్రత నుండి గ్రాఫికల్గా నిర్ణయించడానికి ప్రయోగశాలలో సమయ స్థిరాంకం యొక్క వివరణ ఉపయోగించబడుతుంది కాబట్టి 𝜏 ని కనుగొనడానికి ప్రతిస్పందన రేఖ నుండి t 0 వద్ద వక్రత కి ట్యాంజెంట్ ని గీయండి ఆ ట్యాంజెంట్ సమయం అక్షాన్ని t τ వద్ద కలుస్తుంది అంటే t 0 వద్ద ఒక ట్యాంజెంట్ గీస్తే అది ఇక్కడ 𝜏 వద్ద కలుస్తుంది మరియు ఈ ట్యాంజెంట్ t0 వద్ద ఎక్కడి నుండి గీయబడింది మరియు ఈ ట్యాంజెంట్ అది T వద్ద కలుస్తుంది కాబట్టి ఇది ప్రతిస్పందన వక్రరేఖ నుండి సమయ స్థిరాంకం తెలుసుకునే విధానం ఈ విధంగా సమయ స్థిరాంకాన్ని ప్రయోగశాలలో కూడా కనుగొనవచ్చు ఇక్కడ దాని నుండి ఏ గ్రాఫ్ వచ్చినా అది చేయగలదు ఆపై 2𝜏 3𝜏 5𝜏 వరకు అది సరిగ్గా చూపబడుతుంది కాబట్టి సమీకరణం 11 నుండి గమనించవచ్చు ఒకవేళ సమీకరణం 11 నుండి చూస్తే ఇక్కడ ఆగండి ఇది 𝜏 RC కాబట్టి సమీకరణం 11 నుంచి చిన్న సమయ స్థిరాంకం తక్కువగా ఉంటే ప్రతిస్పందన వేగంగా ఉంటుందని గమనించవచ్చు ఇది చిత్రం 4 లో చూపబడింది నా ఉద్దేశ్యం ఏమిటంటే 𝜏 2 ఉన్నప్పుడు స్పందన నిదానంగా ఉంటుంది 𝜏 1 ఉన్నప్పుడు స్పందన T 2 ఉన్నప్పటికంటే చాలా వేగంగా ఉంటుంది T మరింత తగ్గితే స్పందన వేగంగా అవుతుంది కనుక ఈ వైపు v v 0 e t T తీసుకుంటారు ఈ నిష్పత్తి ని y అక్షం మీద తీసుకున్నాము కనుక ఈ సమయంలో వివిధ సమయ స్థిరాంకం T విలువలకు ప్రతిస్పందన రేఖ ఉంది సమయ స్థిరాంకం చిన్నదైనా పెద్దదైనా సర్క్యూట్ t 5T వద్ద స్థిరమైన స్థితికి చేరుకుంటుంది ఎందుకంటే ఇది తీసుకున్న నిష్పత్తిలో 1 శాతం కన్నా తక్కువ కాబట్టి సర్క్యూట్ t 5T వద్ద స్థిరమైన స్థితికి చేరుకుంటుంది అందువలన కరెంట్ iR ను iR vR అని వ్యక్తీకరించవచ్చు చేయబడుతుంది సర్క్యూట్ లో అదే విషయం చూసాము కాబట్టి ఇది v0R e t τ అవుతుంది ఇది కరెంట్ iR నిరోధకం లో చెదిరిపోయే శక్తి p v iR కాబట్టి v v 0 e t τ ఉంటే మరియు iR ఈ వ్యక్తీకరణ సమీకరణం 15 తో గుణిస్తే v0 2 R e 2 t τ పొందుతారు ఇది సమీకరణం 16 కాబట్టి సమయం t వరకు నిరోధకం ద్వారా గ్రహించిన శక్తి wR 0t p dt అవుతుంది p అనేది v0 2 R e 2 t τ సమీకరణం 16 గా ఉంది దీనిని సమాకలనం చేస్తే 𝜏 RC సమయ స్థిరాంకం wR 12 CV0 2 1 e 2tT t అయినప్పుడు wR 12 CV0 2 wC అవుతుంది కాబట్టి కెపాసిటర్లో నిల్వ చేసిన ప్రారంభ శక్తి చివరికి నిరోధకములో వెదజల్లుతుంది కాబట్టి t వైపు మొగ్గు చూపిస్తే అది కేవలం 12 CV0 2 మారుతోంది ఎందుకంటే ఈ పదం ఉండదు మరియు ఇది ప్రారంభంలో నిల్వ చేసిన శక్తి wC కాబట్టి కెపాసిటర్ లో నిల్వ ఉన్న ప్రారంభ శక్తి చివరికి నిరోధకం ద్వారా వెదజల్లుతుంది కనుక కొన్ని ఉదాహరణలు తీసుకుందాము కాబట్టి ఇక్కడ ఇది సోర్స్ ఫ్రీ RC సర్క్యూట్ ఉంది నిజానికి చాలా సాధారణ విషయం కాబట్టి ఇక్కడ సాధారణ సర్క్యూట్ తీసుకోబడుతుంది సిరీస్ సమాంతర సర్క్యూట్ కాబట్టి 5Ω నిరోధకం ఉంది 0 1 మైక్రో ఫారెడ్ కెపాసిటర్ క్షమించండి 0 1 ఫారెడ్ ఉంది వోల్టేజ్ అంతటా vC ఉంది ఇది 5Ω నిరోధకం మరియు ఈ 5 మరియు 15 రెండు సిరీస్లో ఉన్నాయి మరియు విడి విడి గా ఉన్నాయి వీటిలో కరెంట్ ix మరియు 15Ω నిరోధకం అంతటా వోల్టేజ్ vx ఉంటుంది కెపాసిటర్ యొక్క ఆరంభ వోల్టేజ్ vC 10 వోల్ట్ ఇవ్వబడింది అప్పుడు ఈ vC vx మరియు ix t 0 కోసం కనుగొనాలి ఇప్పుడు కెపాసిటర్ టెర్మినల్కు సమానమైన లేదా థేవినిన్ నిరోధకంను మొదట పొందండి కాబట్టి థేవినిన్ నిరోధకం కాబట్టి ఈ రెండు టెర్మినల్స్ అంతటా థేవినిన్ నిరోధకం కనుగొనేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది ఈ 5Ω మరియు 15Ω కాబట్టి 20Ω ఉంటుంది అవి రెండు ఇక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి దీనిని చూద్దాం 20 మరియు 5Ω ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఇది 5 205 20 ఉంటుంది ఇది 10025 కాబట్టి 4Ω ఉంటుంది కాబట్టి 4Ω కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఒకవేళ Req R Thevenin కనుగొంటే అది 5 15 5 5 5 15 4Ω ఉంది ఈ విషయాలన్నీ ఈ విధంగా వ్రాయబడ్డాయి కానీ ఇక్కడ నేను లెక్కింపు చూపించాను అందువలన సమానమైన సర్క్యూట్ ఇలా ఉంటుంది ఇది కెపాసిటర్ ఇది సోర్స్ లేని సర్క్యూట్ 1 ఫారెడ్ మరియు ఇది R ఈ Req 4 ఈ రకమైన విషయం గుర్తుంచుకోండి మొదట R థెవెనిన్ సమానమైన విలువ కనుక్కోవాలి విషయాలు ఎలా జరుగుతాయో చూద్దాం మరియు ఈ వోల్టేజ్ v దీని అర్థం ఏమిటంటే ఇది 0 1 ఫారెడ్ కెపాసిటర్ అంతటా ఉంది మరియు ఇది R అంతటా కూడా ఉంది ఇది Req అంతటా కూడా అది v కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కనుక సమయ స్థిరాంకం T RC అని చూసాము కాబట్టి ఇక్కడ ఇది Req C ఉంది R EQ 4 C 0 మరియు v V0 e t 𝜏 కాని V0 10 వోల్ట్ అని తెలుసు కాబట్టి V0 v vC 10 వోల్ట్ ఇది ఇవ్వబడింది 4 సెకను కాబట్టి vC v 10 e t 0 4 కాబట్టి 10 e 2 5 t వోల్ట్ అవుతుంది ఇంతకుముందు అభివృద్ధి చేసిన సూత్రాల లో కేవలం డేటా పెట్టడం మాత్రమే ఇది సాధారణ విషయం కాబట్టి చిత్రం 6 5 నుండి vx పొందుటకు వోల్టేజ్ విభజన ఉపయోగించండి ఇప్పుడు ఈ చిత్రంలో మొదట ఈ వోల్టేజ్ v అనుకుందాం ఒకవేళ ఈ వోల్టేజ్ v అయితే అప్పుడు వోల్టేజ్ విభజన ఇది vx అని అనుకుందాం కాబట్టి వోల్టేజ్ విభజన ప్రకారం 5 మరియు 15 సిరీస్లో ఉన్నందున ఇది 1515 5 v vx అవుతుంది దీని అంతటా ఈ వోల్టేజ్ v కాబట్టి ఇది 15 15 5 ఉంటుంది ఇది ఎందుకంటే ఇక్కడ 15 మరియు 5 ఈ ఓల్టేజి v వోల్టేజ్ విభజన కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కనుక ఈ విధంగా ఇక్కడ చేసాము vx 1515 5 v ఇక్కడ v vC 10 e 2 5 t వోల్ట్ కాబట్టి vx 7 5 10 e 2 5 t మరియు ix vx 15 ఎందుకంటే 15Ω నిరోధకత అంతటా వోల్టేజ్ vx ఉంటుంది కాబట్టి సహజంగానే ix v x 15 తీసుకోవచ్చు v x 7 కాబట్టి ix v x 15 కాబట్టి ఇది 7 5 e 2 5 t 15 అవుతుంది అంటే ix 0 5 e 2 5 t ఆంపియర్ ఇది i x ఈ సమాధానం సరైనది అన్ని సమాధానాలు వచ్చాయి ఇప్పుడు తరువాత ఉదాహరణ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను చిత్రం 7 లో చూపిన సర్క్యూట్ లోని కెపాసిటర్స్ C1 మరియు C2 ల లో ప్రారంభ వోల్టేజ్ చూపబడనది సోర్స్ ద్వారా స్థాపించబడినవి స్విచ్ t 0 వద్ద మూసివేయబడింది కాబట్టి t ≥ 0 అయినప్పుడు v1 v2 v మరియు i కనుగొనండి తదుపరి కెపాసిటర్స్ C1 మరియు C2 ల లో ప్రారంభ నిల్వ శక్తిని లెక్కించండి తర్వాత t ∞ ఉన్నప్పుడు కెపాసిటర్ లో నిల్వ ఉన్న శక్తి ఎంతో గుర్తించండి మరియు 250 KΩ నిరోధకానికి పంపిణీ చేసిన శక్తి మరియు ల లో పొందిన ఫలితాల మధ్య వ్యత్యాసం అని చూపించాలి కనుక ఇవి నాలుగు మనము చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను చెప్పబోను నేను ఈ విషయం చేస్తాను కానీ మొదట ఈ సర్క్యూట్ ఇవ్వబడింది దాని ధ్రువణతను చూడండి కాబట్టి ఇది కెపాసిటర్ C1 ఇది 5 మైక్రోఫారెడ్ ఇది కెపాసిటర్ C2 20 మైక్రోఫారెడ్ మరియు ఇది నేను గుర్తించిన కొన్ని కాబట్టి ఇది v1 మరియు v2 కాబట్టి v1 అంటే C1 అంతటా v2 అంటే C2 అంతటా మరియు ఈ 250 KΩ నిరోధకం అంతటా వోల్టేజ్ v ఉంది మరియు ప్రవహిస్తున్న కరెంట్ i మరియు స్విచ్ తెరుచుకుని ఉన్నప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవ్వబడింది ఇప్పుడు స్విచ్ t0 వద్ద మూసి ఉంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే ధ్రువణతను చూడండి ఇక్కడ ధ్రువణత ఇచ్చి ఉంది ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ ఇక్కడ ఇవి ఈ సమస్య లో ఉన్న ఉపాయాలు కాబట్టి నేను కేవలం వ్రాస్తాను మరియు ఒకటి రెండు చోట్ల చెబుతాను ఇక్కడ చూడండి ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు ధ్రువణత చూస్తారు ఇక్కడ ఇది మరియు ఇక్కడ మళ్ళీ అది ఇక్కడ అది కాబట్టి చేయవచ్చు సులభంగా ప్రారంభ పరిస్థితులను కనుగొనవచ్చు నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ప్రారంభ వోల్టేజ్ 4 వోల్ట్ మరియు ఇక్కడ 24 వోల్ట్ ఉంది అని ఇవ్వబడింది కానీ ధ్రువణత చూడండి దీని ప్రకారమే ప్రారంభ వోల్టేజ్ యొక్క గుర్తు ఎంచుకుంటాం కాబట్టి ధ్రువణత గుర్తించబడింది కాబట్టి వాస్తవానికి ఈ రెండు కెపాసిటర్లు 5 మైక్రో ఫారెడ్ మరియు 20 మైక్రో ఫారెడ్ C1 మరియు C2 సిరీస్ లో ఉన్నాయని గుర్తించండి కాబట్టి ఇది సమాంతర నిరోధకము చేసే విధానానికి సమానం కాబట్టి ఇక్కడ ఇది Ceq 1 C1 1 C2 1 కాబట్టి 15 120 దాని పరస్పర అది 4 మైక్రో ఫారెడ్ అవుతుంది అది Ceq మరియు vC1 4 వోల్ట్ vC2 24 వోల్ట్ అని ఇచ్చివున్నారు కాబట్టి ఇది ప్రారంభ పరిస్థితి కాబట్టి vCeq vC2 vC1 అంటే 20 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ నేను దీనిని తీసుకోవాలని ప్రయత్నిస్తే ఇది సమానమైన vCeq అనుకుందాం మరియు ఇది మరియు ఇది కాబట్టి అది vCeq ఉంటుంది అప్పుడు vC2 అప్పటి vC1 0 కాబట్టి నేను ఆ ధ్రువణతను చూస్తున్నాను అంటే vCeq vC2 vC1 కాబట్టి దీనికి 24 వోల్ట్ ఇవ్వబడుతుంది అది vC2 24 మరియు vC1 4 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది 20 వోల్ట్ కాబట్టి ఇది vCeq అనుకుందాం కాబట్టి అందువల్లనే vCeq 20 వోల్ట్ మరియు v V0 vCeq 20 వోల్ట్ ఎందుకంటే ఇది సమానమైన సర్క్యూట్ సోర్స్ లేని RC సర్క్యూట్ మరియు ఇది 4 మైక్రో ఫారెడ్ మరియు ఇది 250 K Ω ఈ విదంగా చిత్రించబడింది ఇది v ఇది దాని సమానమైన సర్క్యూట్ ఇప్పుడు సమయ స్థిరాంకం 𝜏 RCeq 250 10 3 4 10 6 4 మైక్రో ఫారెడ్ కాబట్టి అంటే 𝜏 1 సెకండ్ అని అందువలన v v 0 e t𝜏 కాబట్టి ఇది 20 e t వోల్ట్ కాబట్టి i ఈ సర్క్యూట్ నుండి ఇంతకు ముందు చూసిన v R కాబట్టి ఇది 20 e t 2501000 కాబట్టి 80 e t మైక్రో ఆంపియర్ కాబట్టి నిర్వచనం ద్వారా v1 మరియు v2 యొక్క వ్యక్తీకరణను లెక్కించవచ్చు కాబట్టి ఇది తెలుసు v1 v1 మరియు v2 యొక్క ధ్రువణత చూడండి కాబట్టి కేవలం ఇప్పుడే చేసాము అది iC iR 0 కాబట్టి మన iC ఇక్కడ iR బదులుగా it వ్రాయవచ్చు కాబట్టి దీని అర్థం iC iR ఇది సాధారణ విషయం కాబట్టి v1 మరియు v2 కనుగొనేందుకు మరియు ఈ కరెంట్ iC C1 మరియు C2 రెండింటిలో ప్రవహిస్తుంది C1 మరియు C2 రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండు C1 మరియు C2 కాబట్టి ఏమి చేయాలంటే సమీకరణం ఎలా వ్రాయాలో చూడాలి i ఇవ్వబడింది ఒక్క క్షణం ఆగండి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ సమానమైన సర్క్యూట్ కు వస్తే ఇది i మరియు ఇది iC వాటిని పరిష్కరించడానికి ఉంచితే i iC 0 అప్పుడు iC i కాబట్టి సాధారణంగా iC c dv dt అని తెలుసు ఇది సమానమైన సర్క్యూట్ కానీ అసలు సర్క్యూట్ కు వస్తే C మూసి ఉన్నప్పుడు ఈ స్విచ్ మూసి ఉన్నప్పుడు ఇది మూసివేయబడింది ఇది i మరియు ఈ ప్రవహించే కరెంట్ iC కాబట్టి ఇక్కడ కూడా iC i ఎందుకంటే iC i 0 కాబట్టి ఇది మూసివేయబడింది ఈ పాయింట్ వద్ద KCL వర్తింపజేస్తే iC i అంటే i C C1 dv dt అలాగే మరొకటి C2 dv dt ఉంటుంది దీన్ని విడిగా చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తీకరణకు వస్తే ఈ సమీకరణాన్ని ఇప్పుడు సమాకలనం చేయాలి కాబట్టి ఇది 1C1 0t i వ్యక్తీకరణ ఉంది ఈ i వ్యక్తీకరణ అక్కడ 80 e t మైక్రో ఆంపియర్ 0 నుండి t వరకు అని వచ్చింది మరియు 4 అంటే ప్రారంభ పరిస్థితి vC 4 వోల్ట్ ఇవ్వబడుతుంది అయితే ఇక్కడ 4 వ్రాసాము ఎందుకు 4 వ్రాసాము కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి 4 బదులుగా ఇక్కడ 4 ఎందుకు వ్రాసాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఇది సమస్య ఒకవేళ మీకు సమాధానం రాకపోతే ఆందోళన చెందవద్దు దానికోసం ఫోరమ్ లో చూడండి కానీ ముందు ఆలోచించండి అదేవిధంగా సరళీకృతం తరువాత v1 16 e t 20 వోల్ట్ అదేవిధంగా v2 ఇక్కడ అదే i ఉంది మరియు కెపాసిటర్ విలువ ప్రతిదీ ఇవ్వబడింది కానీ ప్రారంభ విలువ ఇక్కడ v2 24 వోల్ట్ ఉంది ఇది గుర్తు ధ్రువణత కాదు మరియు ఈ మాదిరిగా ఉంటే v2 4 e t 20 వోల్ట్ వస్తుంది దీనిని KVL ను ఉపయోగించి కూడా v2 పొందవచ్చు ఒకవేళ ఇక్కడ KVL వర్తింపజేస్తే v v1 v2 లేదా v2 v v1 అవుతుంది కానీ v 20 e t మరియు v1 16 e t 20 అందువలన 20 e t 16 e t 20 కాబట్టి సరళీకృతం చేస్తే v2 4 e t 20 వోల్ట్ వస్తుంది ఇప్పుడు భాగం C1 లోని ప్రారంభ నిల్వ ఎనర్జీ కాబట్టి ఈ ప్రశ్న లో 4 మరియు 24 అని ఇవ్వబడ్డాయి ప్రారంభ వోల్టేజ్ 4 వోల్ట్ ఇక్కడ 24 వోల్ట్ కానీ ఇది ప్రశ్న కాబట్టి ఆ రెండవ భాగం C1 లోని ప్రారంభ నిల్వ శక్తి ఇది wC1 12 C1 v1 2 అన్ని విలువలు ఉంచినట్లయితే 40 మైక్రో జౌల్స్ పొందుతారు అదేవిధంగా wC2 కోసం చేస్తే 12 C2 v2 2 లో అన్ని విలువలు ప్రతిక్షేపిస్తే 5760 మైక్రో జౌల్స్ పొందుతారు ఇప్పుడు రెండు కెపాసిటర్ల లో నిల్వ చేసిన మొత్తం శక్తి 40 మైక్రో జౌల్స్ 5760 మైక్రో జౌల్స్ ను జోడిస్తుంది అంటే 5800 మైక్రో జౌల్స్ ఇప్పుడు భాగం t అనంతం వైపు వెళ్తున్నప్పుడు v1 v1∞ 20 వోల్ట్ లభిస్తుంది మరియు v2 v2∞ 20 వోల్ట్ ను పొందుతాము కాబట్టి అన్ని v1 v2 వ్యక్తీకరణలు ఉన్నాయి కేవలం t అనంతం వైపు వెళ్తున్నప్పుడు ఇది ఎంత ఉందో చూడండి అందువలన రెండు కెపాసిటర్ల లో నిల్వ చేసిన మొత్తం శక్తి wC 12 5 20 10 6 400 400 అంటే ఈ 20 2 కాబట్టి 2 400 అలాగే 20 2 కూడా 400 వస్తుంది మరియు అది 12 C1 C2 అంటే 25 మైక్రో ఫారెడ్ నిజానికి 25 10 6 400 కాబట్టి 5000 మైక్రో జౌల్స్ కానీ ఇది ఇక్కడ 5800 మైక్రో జౌల్స్ కాబట్టి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అంటే 800 మైక్రో జౌల్స్ కాబట్టి ఆ 250 KΩ నిరోధకముకు పంపిణీ చేయబడిన మొత్తం శక్తి wR ∞ 0p dt 020 e t 80 e t dt ఎందుకంటే p v i v అంటే ఇది i అంటే ఇది కాబట్టి ఇది మైక్రో జౌల్స్ లో వస్తుంది అందువలన 01600 e 2 t మైక్రో జౌల్స్ 800 మైక్రో జౌల్స్ అంటే మరియు లలో పొందిన ఫలితాన్ని పోల్చి చూస్తే 800 మైక్రో జౌల్స్ మైక్రో జౌల్స్ 800 మైక్రో జౌల్స్ సమానమైన కెపాసిటర్లో నిల్వ చేసిన శక్తి 12 4 మైక్రో ఫారెడ్V2 అది 800 మైక్రో జౌల్స్ అవుతుంది కాబట్టి ఈ 800 మైక్రో జౌల్స్ వాస్తవానికి నిరోధకములో వెదజల్లుతుంది కాబట్టి ఈ కెపాసిటర్ అసలు సిరీస్ లో కనెక్ట్ చేయబడిన కెపాసిటర్ యొక్క టెర్మినల్ ప్రవర్తనను అంచనా వేస్తుంది సమానమైన కెపాసిటర్ లో నిల్వ శక్తి 250 KΩ నిరోధకానికి అందించిన శక్తి అవుతుంది కనుక ఈ సమస్య ఒక మంచి సమస్య కాబట్టి ఏమి జరిగిందో ఈ వీడియో లో చూడండి ఇవన్నీ అర్థం చేసుకుంటే ఈ రకమైన సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు ధన్యవాదాలు